గతంలో రియల్ టైమ్ షెడ్యూలర్లు మొదట్లో సాధారణ టాస్క్ షెడ్యూలర్లతో ప్రారంభమై నవి తరువాత క్లాక్ తో నడిచే షెడ్యూలర్లు మరియు ఈవెంట్ తో నడిచే షెడ్యూలర్లు ప్రారంభమైనవి మనం రెండు ముఖ్యమైన షెడ్యూలర్లను గుర్తించాము రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ మరియు మొట్టమొదటి గడువు మొదటి షెడ్యూలర్ మరియు ఈ రెండింటి మధ్య రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ అధికంగా ప్రాచుర్యం పొందింది మరియు ఇది చాలా అనువర్తనాలలో ఉపయోగించబడుతుంది మరియు రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా నేరుగా దీనికి మద్దతు ఇస్తుంది పని యొక్క స్థితి స్వతంత్రంగా ఉందని భావించి ఆపై దానిని వాస్తవిక అనువర్తనాలకు వర్తించేలా నెమ్మదిగా ప్రయత్నించాలి పనులు ఆక్రమణకు గురికాని వనరులను పంచుకున్నప్పుడు తలెత్తే సమస్యలను మనం చూస్తున్నాము మరియు సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్ లో సెమాఫోర్ బాగా పనిచేయదు మరియు అది ప్రాధాన్యత విలోమం మరియు అపరిమిత ప్రాధాన్యత విలోమం సమస్యలు ఎదుర్కొంటుంది తక్కువ ప్రాధాన్యత విలోమం కలిగిన పని దాని క్లిష్టమైన విభాగాన్ని ఉపయోగించే సమయాన్ని తగ్గించడం జాగ్రత్తగా ప్రోగ్రామింగ్ చేయడం ద్వారా పరిష్కరించబడుతుంది కానీ అపరిమిత ప్రాధాన్యత విలోమం తీవ్రమైన సమస్య మరియు గతంలో చాలా అనువర్తనాలు ఈ సమస్యను సరిగ్గా పరిష్కరించలేకపోయాయి సరళమైన పరిష్కారం కోసం ప్రాధాన్యత వారసత్వ ప్రోటోకాల్ ను ఉపయోగించాలి ఇక్కడ తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరు కోసం వేచి ఉన్న అధిక ప్రాధాన్యత పని యొక్క ప్రాధాన్యతను పొందుతుంది ఈ ప్రోటోకాల్ సరళమైనది మరియు ప్రాధాన్యత వారసత్వ ప్రోటోకాల్ అపరిమిత ప్రాధాన్యత విలోమ సమస్యను అధిగమిస్తుంది కానీ అది కొన్ని సమస్యలను పరిచయం చేస్తుంది మరియు కొన్ని ఇతర సమస్యలను కూడా పరిష్కరించలేదు ప్రాథమిక ప్రాధాన్యత వారసత్వ ప్రోటోకాల్ యొక్క ప్రతికూలతలను చర్చిద్దాం ఆపై మనం మరింత అధునాతన ప్రోటోకాల్లను పరిశీలిద్దాం ప్రాధాన్యత వారసత్వ ప్రోటోకాల్ యొక్క రెండు ముఖ్యమైన లోపాలు ఉన్నాయి మొదటిది గొలుసు ప్రక్రియను నిరోధించడం మరియు రెండవది డెడ్లాక్లను నిరోధించడానికి ఇది ఏమీ చేయలేదు మనం ప్రాథమిక ప్రాధాన్యత వారసత్వ పథకాన్ని ఉపయోగించినప్పుడు పనులు ప్రతిష్ఠంభన చెందుతాయి కాని ప్రాథమిక ప్రాధాన్యత వారసత్వ ప్రోటోకాల్పై ప్రాథమికంగా మెరుగుదలలు చేసే మరింత అధునాతన అల్గోరిథంలు ఈ సమస్యలను అధిగమించాయి మొదటగా ప్రాధాన్యత వారసత్వ ప్రోటోకాల్ ఉపయోగించినప్పుడు డెడ్లాక్ ల సంభవనీయతను గమనించడానికి ప్రయత్నిద్దాం రెండు రియల్ టైమ్ టాస్క్లు T1 మరియు T2 ఉన్నాయని ఊహిస్తే ఈ రెండు పనులకు రెండు వనరులు అవసరం T1 మరియు T2 రెండింటికీ CR1 మరియు CR2 అవసరం మరియు రేటు మోనోటోనిక్ పథకం ద్వారా T1 T2 కన్నా ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని అనుకుందాం T1 యొక్క దశలు T2 కన్నా తరువాత ఉన్నందున T1 కి ఉద్యోగాలు లేనందున T2 మొదట నడుస్తుంది లేదా T1 యొక్క ఉదాహరణ పూర్తయింది అనుకుంటే మరియు T2 ఉపయోగించడం ప్రారంభిస్తుంది T2 మొదట నడుస్తుంది మరియు తరువాత ఇవి చేపట్టే కార్యకలాపాల క్రమం లో T2 అనేది ఇన్స్ట్రక్షన్ లాక్ R2 ను అమలు చేస్తుంది మరియు క్లిష్టమైన రిసోర్స్ R2 అందుబాటులో ఉన్నందున ఇది విజయవంతంగా R2 ని లాక్ చేయగలదు మరియు తరువాత కొన్ని అదనపు పనులను ప్రాసెసింగ్ చేస్తుంది ఈ సమయానికి T1 యొక్క ఉదాహరణ వస్తుంది మరియు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన ఇది T2 ను ముందస్తుగా పూర్తిచేస్తుంది కానీ కొన్ని స్థానిక ప్రాసెసింగ్ చేసిన తరువాత అది R1 ని లాక్ చేసి ఆపై R1 ను ఉపయోగించి ఎక్కువ ప్రాసెసింగ్ చేస్తుంది మరియు తరువాత దీనికి R2 వనరులు అవసరం అవుతాయి మరియు అది R2 ని లాక్ చేసినప్పుడు R2 ఇప్పటికే T2 చేత లాక్ చేయబడి ఉంటుంది T1 కూడా బ్లాక్ చేయబడుతుంది ఆపై R2 T2 పై నియంత్రణను పొందుతుంది ఇప్పుడు T2 అమలు చేయడం ప్రారంభిస్తుంది మరియు R2 ను ఉపయోగించి కొన్ని పనులను పూర్తి చేస్తుంది కానీ దానికి మళ్ళీ R1 అవసరం కానీ R1 ని లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది ఇప్పటికే T1 చేత లాక్ చేయబడి ప్రతిష్ఠంభన పరిస్థితిని సృష్టిస్తుంది ప్రాథమిక ప్రాధాన్యత వారసత్వ పథకాన్ని ఉపయోగించడం వలన కూడా డెడ్లాక్లు తలెత్తుతాయి T2 పై T1 బ్లాక్ల వలె మరియు T2 యొక్క ప్రాధాన్యతను T1 కు పెంచినప్పటికీ ఇది ఇప్పటికీ సహాయపడదు మరియు ప్రతిష్ఠంభన పరిస్థితి ఇంకా తలెత్తుతుంది ప్రాథమిక ప్రాధాన్యత వారసత్వ పథకం ఎదుర్కొంటున్న రెండవ సమస్య గొలుసు ప్రక్రియను నిరోధించడం గొలుసు ప్రక్రియను నిరోధించటం గురించి ఒక పనికి అనేక వనరులు అవసరమైనప్పుడు అది ఎలా తలెత్తుతుందో మరియు ప్రతిసారీ పనికి వనరు అవసరమయ్యేటప్పుడు లేదా విభిన్న వనరుల ద్వారా వెళ్ళేటప్పుడు గొలుసు ప్రక్రియను నిరోధించే కారణాల గురించి చర్చిస్తాము ఒక పనికి n వనరులు అవసరమైతే ప్రాధాన్యత విలోమం సంభవిస్తుంది మరియు ప్రతిసారీ వనరులలో ఒకదాని కోసం అభ్యర్థించినప్పుడు అది విలోమానికి లోనవుతుంది మరియు వనరు కోసం వేచి ఉండాలి మరియు ఆ సమయానికి తక్కువ ప్రాధాన్యత పనులు అమలు అవుతాయి మరియు చివరికి బహుళ ప్రాధాన్యత విలోమాలు సంభవిస్తాయి గొలుసు ప్రక్రియను నిరోధించే పరిస్థితిలో ఒక పనికి బహుళ వనరులు అవసరమైనప్పుడు వేచి ఉండే సమయం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పని దాని గడువును సులభంగా కోల్పోతుంది గొలుసు ప్రక్రియను నిరోధించడం చాలా తీవ్రమైన సమస్య క్రింది ఇవ్వబడినది స్కీమాటిక్ రేఖాచిత్రం అత్యధిక ప్రాధాన్యత కలిగిన పని T1 కి 2 వనరులు అవసరమని అనుకుందాం టాస్క్ T1 ప్రారంభంలో CR1 కోసం బ్లాక్ చేస్తుంది ఎందుకంటే T2 CR1 మరియు CR2 ని కలిగి ఉంది కొంతకాలం తర్వాత T2 CR1 ను విడుదల చేస్తుంది మరియు T1 CR1 ను ఉపయోగించుకొని అమలు చేయడం ప్రారంభిస్తుంది కానీ కొంతకాలం తర్వాత దీనికి CR2 అవసరం అవుతుంది మరియు మళ్ళీ CR2 కోసం బ్లాక్ చేస్తుంది కాని ఈ ప్రక్రియలో ఇది ప్రాధాన్యత విలోమానికి లోనవుతుంది ప్రాధాన్యత వారసత్వ పథకం క్రింద అధిక ప్రాధాన్యత కలిగిన పని బహుళ ప్రాధాన్యత లేని వనరులను ఉపయోగిస్తే బహుళ ప్రాధాన్యత విలోమానికి లోనవుతుంది మనం ముందుకు వెళ్ళేటప్పుడు మరింత అధునాతన అల్గోరిథంలు గొలుసు ప్రక్రియను నిరోధించే సమస్యను అధిగమించడాన్ని చూస్తాము క్రింది ఇవ్వబడిన సాధారణీకరణ ఉదాహరణను చూద్దాం టాస్క్ టి1 అధిక ప్రాధాన్యత కలిగిన పని అని అనుకుందాం ఇది వనరును ఉపయోగించకుండా కొన్ని స్థానిక ప్రాసెసింగ్ చేస్తుంది మరియు తరువాత దీనికి వనరు R2 అవసరం మరియు ఇది R2 ను ఉపయోగించి మరింత ప్రాసెసింగ్ చేస్తుంది అప్పుడు దీనికి వనరుR3 అవసరం తరువాత R4 అవసరం మరియు అది ఆ విధంగా కొనసాగుతుంది ఈ వనరులు అవసరమయ్యే అనేక తక్కువ ప్రాధాన్యత పనులు ఉన్నాయని అనుకుందాం ఉదాహరణకు T2 కి వనరు R2 అవసరం మరియు ఇది R2 తో కొంత ప్రాసెసింగ్ చేస్తుంది T3 R3 తో ప్రాసెసింగ్ చేస్తుంది R4 తో T4 Rn 1 తో Tn 1 మరియు Tn కి వనరు Rn అవసరం ప్రారంభంలో అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన Tn పని అమలు చేయడం ప్రారంభిస్తుంది మరియు అది Rn ని లాక్ చేస్తుందని అనుకుందాం అదేవిధంగా అన్ని ఇతర పనులు వారి వనరులను లాక్ చేస్తాయి మరియు ఆ సమయంలో T1 యొక్క ఉదాహరణ తలెత్తుతుంది ఇది ప్రారంభంలో కొంత ప్రాసెసింగ్ చేస్తుంది అయితే దీనికి రిసోర్స్ R2 అవసరం మరియు R2 ఇప్పటికే T2 చేత లాక్ చేయబడింది మరియు అందువల్ల T1 బ్లాక్ అవుతుంది T2 అమలు చేయడం ప్రారంభిస్తుంది ఎందుకంటే T1 నిరోధించబడింది మరియు CPU అందుబాటులోకి వస్తుంది మరియు ఇది స్థానిక ప్రాసెసింగ్ చేస్తుంది మరియు R2 ని విడుదల చేస్తుంది అప్పుడు T1 R2 ను పొందుతుంది మరియు ప్రాసెసింగ్ ప్రారంభిస్తుంది దీనికి T3 చేత పట్టుకోబడిన R3 అవసరం మరియు అది కొనసాగుతుంది అన్ని n వనరులకు ఇది ఒకదాని తరువాత ఒకటి ప్రాధాన్యత విలోమానికి లోనవుతుంది టాస్క్ T1 నిరోధించబడే గరిష్ట సమయం వీటిలో ప్రతి ఒక్కటి కలిగి ఉన్న సమయానికి సమానం ప్రతి పని యొక్క వ్యవధి వాటి సంబంధిత వనరులను కలిగి ఉంటుంది ఉదాహరణకు ఈ పరిస్థితిలో n వనరుల కారణంగా T1 టాస్క్ కోసం మొత్తం నిరోధించే సమయం T2 వనరు R2 ను ఉపయోగించే సమయం అవుతుంది T3 వనరులు R3 ను ఉపయోగిస్తుంది మరియు అది కొనసాగుతుంది మరియు Tn కి వనరు Rn అవసరం ఇది ఉపయోగించే సమయం ఎక్కువగా ఉంటుంది సాధారణ ప్రాధాన్యత వారసత్వ పథకంలో గొలుసు ప్రక్రియను నిరోధించడం తీవ్రమైన సమస్య ఈ పథకానికి ఆపరేటింగ్ సిస్టమ్ నుండి చాలా తక్కువ మద్దతు అవసరం మరియు అందువల్ల సాధారణ అనువర్తనాల్లో ఇది ఉపయోగించబడుతుంది కాని అప్పుడు ప్రోగ్రామర్ అప్లికేషన్ యొక్క డిజైనర్ రెండు తీవ్రమైన సమస్యల గురించి తెలుసుకోవాలి అవి ఏమనగా డెడ్లాక్ సమస్య మరియు గొలుసు ప్రక్రియను నిరోధించే సమస్య సాధారణ ప్రాధాన్యత వారసత్వ ప్రోటోకాల్ యొక్క కొన్ని లక్షణాలు క్రింద ఇవ్వబడినవి టాస్క్ Ta కు non preemptable వనరు అవసరమని అనుకుందాం దీనిని తక్కువ ప్రాధాన్యత కలిగిన పనులు కూడా ఉపయోగిస్తాయి అప్పుడు ప్రాధాన్యతా వారసత్వ పథకం కింద టాస్క్ Ta ప్రాధాన్యత విలోమానికి గురయ్యే గరిష్ట వ్యవధి k తక్కువ ప్రాధాన్యత కలిగిన పనుల అమలు సమయం గరిష్టంగా ఉంటుంది దీని కోసం వాటికి ముందస్తు వనరు అవసరం టాస్క్ Ti కి వనరు అవసరమయ్యే సమయం ei అయితే చెత్త కేసులను నిరోధించే సమయం Ta ని అన్ని పనులను పరిశీలించిన గా చెప్పవచ్చు రెండవ సిద్ధాంతం ఏమిటంటే ఒక పనికి k వనరులు అవసరమైతే మొదటి సందర్భంలో మనం ఒక పనికి అవసరమైన ఒక వనరును చూశాము మరోవైపు ఇక్కడ ఒక పనికి k వనరులు అవసరం మరియు ఈ ప్రతి k వనరులను అనేకమైన తక్కువ ప్రాధాన్యత పనులు ఉపయోగిస్తున్నాయి చెత్త సందర్భంలో టాస్క్ Ta కోసం మొత్తం వేచి ఉన్న సమయం మరియు ఇది మొదటి సిద్ధాంతం యొక్క సాధారణీకరణ క్రింద చర్చించబడింది ప్రాధాన్యత వారసత్వ పథకం గొలుసు ప్రక్రియ నిరోధంతో బాధపడుతుందని ఇది అభ్యర్థించే ప్రతి వనరులకు ఇది నిరోధించబడవచ్చు ప్రతి వనరులకు ఇది అవుతుంది మూడు వనరులు ఉంటే మరియు ఈ మూడు వనరులను తక్కువ ప్రాధాన్యత గల పనుల ద్వారా ఉపయోగిస్తే చెత్త సందర్భంలో అధిక ప్రాధాన్యత కలిగిన పని కోసం మొత్తం నిరోధించే సమయం మొదటి వనరు రెండవ వనరు మరియు మూడవ వనరు కోసం నిరోధించే సమయాన్ని సంక్షిప్తం చేస్తుంది ఇక్కడ ప్రతి వనరును నిరోధించే సమయం సిద్ధాంతం 1 ద్వారా ఇవ్వబడుతుంది ప్రాథమిక ప్రాధాన్యత వారసత్వ పథకానికి కొన్ని మెరుగుదలలు ఏమిటంటే ఇది సరళమైనదే కానీ శక్తివంతమైన ప్రోటోకాల్ ఇది చాలా తీవ్రమైన సమస్య అయినటువంటి అపరిమిత ప్రాధాన్యత విలోమ సమస్యను అధిగమిస్తుంది ఎందుకంటే ఇది పనులు వాటి గడువును కోల్పోతాయి కానీ ఇది చాలా సులభం మరియు ఇది రెండు ప్రధాన సమస్యలతో బాధపడుతోంది అవి ఏవనగా ప్రతిష్ఠంభన సమస్య మరియు గొలుసు ప్రక్రియ ను నిరోధించే సమస్య అత్యధిక లాకర్ ప్రోటోకాల్ చేత చేయబడిన మొదటి మెరుగుదల ఏమిటంటే దీనికి వేరే ప్రాధాన్యత వారసత్వ పథకం ఉంది ఇక్కడ ప్రధాన ఆలోచన ఏమిటంటే సీలింగ్ విలువ అని పిలువబడే వనరుకు ప్రాధాన్యత విలువ కేటాయించబడుతుంది మరియు ఈ విలువను ఆ వనరును ఉపయోగించగల అత్యధిక ప్రాధాన్యత కలిగిన పనిగా లెక్కించబడుతుంది ఉదాహరణకు R ఒక వనరు అయితే T2 T5 మరియు T10 అనే 3 పనుల ద్వారా ఉపయోగించబడుతుంది అప్పుడు T2 అత్యధిక ప్రాధాన్యత కలిగిన పని అని అనుకుందాం అప్పుడు వనరు R కొరకు సీలింగ్ 2 కేటాయించబడుతుంది మరియు అత్యధిక ప్రోటోకాల్ ఏమిటంటే ఒక పని వనరును అభ్యర్థించినప్పుడు ఆ పని యొక్క ప్రాధాన్యత సీలింగ్ విలువకు పెంచబడుతుంది ఉదాహరణకు వనరులు R అందుబాటులో ఉంటే మరియు టాస్క్ T10 అభ్యర్థిస్తే మరియు వనరు R అప్పుడు T10 యొక్క ప్రాధాన్యత విలువ 2 కి పెంచబడుతుంది మరియు అత్యధిక లాకర్ ప్రోటోకాల్లో ప్రతి వనరు సీలింగ్ విలువతో ముడిపడి ఉంటుంది మరియు ఏదైనా పని వనరును లాక్ చేసిన వెంటనే ఆ పని యొక్క ప్రాధాన్యత సీలింగ్ విలువకు సమానంగా ఉంటుంది ఈ ప్రోటోకాల్ ప్రాథమిక ప్రాధాన్యత వారసత్వ పథకం యొక్క లోపాలను అధిగమించడాన్ని సులభంగా చూడవచ్చు కాని అది కష్టమైన సమస్యను పరిచయం చేస్తుంది అత్యధిక లాకర్ ప్రోటోకాల్ యొక్క మెరుగుదలలను కూడా మనం చర్చిస్తాము అత్యధిక లాకర్ ప్రోటోకాల్ ప్రవేశపెట్టిన సమస్యలను చాలావరకు అధిగమించడాన్ని ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ అని పిలుస్తారు అత్యధిక లాకర్ ప్రోటోకాల్ ప్రాథమిక ప్రాధాన్యత వారసత్వ పథకం యొక్క చిన్న మెరుగుదల మరియు అత్యధిక లాకర్ ప్రోటోకాల్ గురించి చర్చించినప్పుడు ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ను అర్థం చేసుకోవడం సులభం అవుతుంది ఇది ప్రాధాన్యత వారసత్వ పథకం మరియు అత్యధిక లాకర్ ప్రోటోకాల్ రెండింటి కంటే కొంచెం క్లిష్టంగా ఉంటుంది ఈ రెండు ప్రోటోకాల్లు ప్రాధాన్యతా వారసత్వ ప్రోటోకాల్ మరియు అత్యధిక లాకర్ ప్రోటోకాల్ తెలిస్తే ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ యొక్క పనిని అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది కొంచెం ప్రాధాన్యత ఉన్నప్పటికీ ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ ఉత్తమ ప్రోటోకాల్ అయితే ఇది ప్రాథమిక ప్రాధాన్యత వారసత్వ పథకం మరియు అత్యధిక లాకర్ ప్రోటోకాల్ యొక్క అన్ని సమస్యలను అధిగమిస్తుంది అత్యధిక లాకర్ ప్రోటోకాల్లో వారికి అవసరమైన పనులు మరియు వనరుల గురించి ఒక అప్లికేషన్ రూపకల్పన సమయంలో విశ్లేషించబడుతుంది మరియు తరువాత అన్ని క్లిష్టమైన వనరులకు సీలింగ్ విలువ కేటాయించబడుతుంది ఒక పని క్లిష్టమైన వనరును పొందినప్పుడల్లా దాని ప్రాధాన్యత సీలింగ్ కు సమానం అవుతుంది సీలింగ్ విలువ ఆ వనరును ఎప్పుడైనా ఉపయోగించగల అత్యధిక ప్రాధాన్యత కలిగిన పనికి సమానం మరియు ప్రతిసారీ తక్కువ ప్రాధాన్యత కలిగిన పని లేదా ఏదైనా ఇతర పని వనరును పొందినప్పుడు దాని ప్రాధాన్యత సీలింగ్ విలువకు పెరుగుతుంది మరియు ఇది వారసత్వ పథకం ఒక పని వనరును పొందిన వెంటనే దాని ప్రాధాన్యత విలువ పెరుగుతుంది మరియు ఇది వనరుతో అనుబంధించబడిన సీలింగ్ విలువకు సమానంగా మారుతుంది ఉదాహరణకు ఒక క్లిష్టమైన వనరు R ఉందని మరియు వనరు R ను 3 పనులు T1 T2 మరియు T3 ద్వారా ఉపయోగిస్తున్నారని అనుకుందాం మరియు R తో అనుబంధించబడిన సీలింగ్ విలువ ఈ విధంగా ఉంటుంది ప్రోటోకాల్ యొక్క పని గురించి క్రింద ఇవ్వబడింది T1 యొక్క ప్రాధాన్యత 5 T2 యొక్క ప్రాధాన్యత 2 మరియు T3 యొక్క ప్రాధాన్యత 8 అని అనుకుందాం 2 అత్యధిక ప్రాధాన్యత మరియు 8 అతి తక్కువ ప్రాధాన్యత అని అనుకుందాం వనరుతో అనుబంధించబడిన సీలింగ్ విలువ R 2 ఎందుకంటే 2 5 మరియు 8 లలో 2 అత్యధికం అందువల్ల R తో అనుబంధించబడే సీలింగ్ విలువ 2 ఇక్కడ కొన్ని సమయాలలో 2 కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడింది అని పేర్కొన్నాము మరియు ఇతర సమయాల్లో అది 8 ను అత్యధిక ప్రాధాన్యతగా పేర్కొన్నాము వేర్వేరు కన్వెన్షన్లను ఉపయోగించే వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్స్ కారణంగా వాస్తవానికి గందరగోళం తలెత్తుతుంది ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ విండోస్ మరియు కొన్ని ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్లో ప్రాధాన్యత విలువ ఎక్కువ మరియు అధిక ప్రాధాన్యత అధిక ప్రాధాన్యత విలువ ఉంటుంది T10 కి T5 లేదా T1 కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అధిక ప్రాధాన్యత విలువకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది T10 T5 లేదా T1 కన్నా ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది అయితే యునిక్స్ మరియు యునిక్స్ డెరివేటివ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో సరిగ్గా రివర్స్ మార్పిడి జరుగుతుంది ఇక్కడ తక్కువ ప్రాధాన్యతను అధిక ప్రాధాన్యతగా సూచిస్తుంది మరియు అధిక ప్రాధాన్యత విలువను తక్కువ ప్రాధాన్యతగా సూచిస్తుంది T2 T5 మరియు T8 అనే 3 పనుల ద్వారా వనరును ఉపయోగిస్తే సీలింగ్ విలువ 2 అవుతుంది ఎందుకంటే 2 అత్యధిక ప్రాధాన్యత అయితే ఆపరేటింగ్ సిస్టమ్లో విండోస్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వంటి వాటిలో 8 అత్యధిక ప్రాధాన్యత కలిగి ఉంటుంది అందువల్ల మనం ఈ రెండింటినీ వివిధ సమావేశాలు ఉపయోగిస్తున్నాము ఇక్కడ చెప్పబడిన ప్రోటోకాల్ సులభమైనది ప్రతిసారీ పైకప్పు విలువలు వనరులతో అనుబంధించబడినప్పుడు అది వనరును పొందినప్పుడు ఇది సీలింగ్ ప్రాధాన్యతను వారసత్వంగా పొందుతుంది మరియు తరువాత వనరును విడిచిపెట్టినప్పుడు అది వనరుతో దాని ప్రాసెసింగ్ను పూర్తి చేస్తుంది మరియు వనరును విడుదల చేస్తుంది ఇది దాని మునుపటి ప్రాధాన్యతకు తిరిగి వస్తుంది ఈ ప్రోటోకాల్ అపరిమిత ప్రాధాన్యత విలోమం ప్రతిష్ఠంభన మరియు గొలుసు నిరోధకత యొక్క సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది అయితే ఇది కొత్త సమస్యను సృష్టిస్తుంది దీనిని వారసత్వ నిరోధకం అని పిలుస్తారు ఉదాహరణకు వనరు R అనేది T1 T2 మరియు T3 అనే 3 పనులు ఉపయోగించే క్లిష్టమైన వనరు అని అనుకుందాం T1 కి ప్రాధాన్యత 5 T2 కి 2 T3 కి 8 మరియు సీలింగ్ ఉంటుంది T1 చేత వనరు అందుబాటులో ఉంది మరియు సంపాదించబడింది దీని ప్రాధాన్యత 5 మరియు T2 టాస్క్ T1 తో నిరోధించబడుతుంది T1 యొక్క ప్రాధాన్యత 2 అవుతుంది మరియు తరువాత T4 T5 మొదలైన పనులు T1 కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది T1 యొక్క ప్రాధాన్యత పెరిగినందున అవి CPU ను పొందలేవు మరియు T4 T5 మొదలైనవి విలోమానికి లోనవుతాయి మరియు దీనిని వారసత్వ సంబంధిత విలోమం అంటారు T1 కి వనరు అవసరం అయిన వెంటనే దాని ప్రాధాన్యత 2 కి పెరుగుతుంది మరియు T1 కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఇతర పనులు CPU పొందలేవు మరియు అవి విలోమానికి లోనవుతాయి దీనిని వారసత్వ సంబంధిత విలోమం అంటారు మనం ఇక్కడితో ముగిద్దాం మరియు తదుపరి ఉపన్యాసంలో కొనసాగుదాము Thank you